లీడర్షిప్ అండ్ మోటివేటింగ్ అదర్స్ నాయకత్వం మరియు ఇతరులని ఉత్తేజపరచడం అనేది చాలా విస్తృతమైన మరియు ముఖ్యమైన విషయం ఈ విషయంపై అనేకమైన అధ్యయనాలు కొనసాగుతున్నాయి కానీ నేను నాయకత్వానికి సంబంధించిన కమ్యూనికేషన్ విధానాలపై దృష్టి పెడతాను మరి ఏ ఇతర గుణాలు మరియు లక్షణాలు కంటే నాయకుడికి లేదా నాయకురాలికి కమ్యూనికేషన్ సామర్థ్యం ముఖ్యంగా ఉండాలని నేను భావిస్తాను నాయకత్వం గురించి మరియు నాయకులు ఏవిధంగా ఇతరులని ఉత్తేజపరచ గలరు అనే అంశం గురించి నేను ప్రసంగిస్తాను ఇతరులని ఉత్తేజపరచ లేని నాయకుడు ఉన్నాడని ఎవరూ చెప్పలేరు ఒకవేళ అలా ఉంటే అతడు గాని ఆమె గానీ నాయకులే కాదు నాయకుడనేవాడికి ఇతరులని ఉత్తేజపరిచే సమర్థత ఉండితీరాలి అందువలన మనం నాయకత్వం యొక్క ఈ అంశం గురించి మాట్లాడుకుందాం అందువలన నాయకత్వం అనేది ఒక వ్యక్తికి ఒక సమూహంలో ఇతరులపై అజమాయిషీని ఇవ్వగలిగే ఒక సాధికారిక స్థానం ఉదాహరణకి మనం పనిచేసే చోట మన పై ఒక అధికారి ఒక పని సముదాయంలో ఒక బృంద నాయకుడు ఏదైనా కమిటీకి ఒక అధ్యక్షుడు లేదా మత పెద్దలు ఇలా కొంతమంది మనకి మార్గదర్శకులుగా ఉండాన్ని మీరు గమనించవచ్చు అందువలన మనల్ని నడిపించడానికి మన సమస్యలను పరిష్కరించడానికి దారి చూపడానికి ఎవరో ఒకరిని మీరు గుర్తించ గలుగుతారు ఇటువంటి వారు నాయకుల కోవకి చెందుతారు నాయకత్వం అనేది ఒక స్థానం లేదా నాయకులు ఒక రకమైన అధికారాన్ని ఇతరులపై కొంత నియంత్రణని కలిగినవారై వారి ఆలోచనా విధానాలను అనుసరించే కొంతమంది అనుచరులనీ కలిగి ఉంటారు వారు ఏమి చెప్పినా ప్రజలు దానిని అంగీకరించి పాటిస్తారు నిజానికి ఇటువంటి నాయకులు ప్రణాళిక ప్రకారం కార్యక్రమాన్ని నిర్వహించడానికి మరియు ఇతరులు అనుసరించే రీతిలో సమూహాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి ఈ నాయకులు సాధికారికంగా కమ్యూనికేట్ చేయవలసిన అవసరం ఉంది మంచి అనుచరులని కలిగి ఉండి ఆ నాయకులు చెప్పేదానిని ఆ అనుచరులు అంగీకరించి గౌరవించి అర్థం చేసుకుని ఇతడు మా నాయకుడు అతను చెప్పేది మేము అనుసరించాలి అని ఆ అనుచరులు అనుకో గలిగేలా వారిని ఒప్పించ కలిగిననాడే ఆ నాయకుడు ముఖ్యుడు అందువలన ఇవీ ఒక నాయకుడి యొక్క లక్షణాలు మీకు తెలుసు అనేకరకాలైన నాయకత్వ సిద్ధాంతాలు ఉన్నాయి అవి వివిధ రకాలైన నాయకుల గురించి వివరిస్తాయి కానీ నేడు నేను ప్రధానంగా కమ్యూనికేషన్ దృష్ట్యా రెండు రకాలైన నాయకుల గురించి వారి లక్షణాలు మరియు మన ప్రవర్తనని ప్రభావితం చేయడం ద్వారా వారు మనల్ని ఏ విధంగా విజయవంతంగా ఉత్తేజపరచగలుగుతున్నారు లేదా మనకి ఏ విధంగా ప్రేరణ కలిగించగలుగుతున్నారు అనే చాలా చాలా ముఖ్యమైన విషయాలపై దృష్టి పెడతాను 1950 నాటి బేల్స్ నాయకత్వం యొక్క శాస్త్రీయ చర్చలు నాయకులని ఈ విధంగా విభజించాయి కేవలం పని మీద మాత్రమే దృష్టి నిలిపే నాయకులు మరియు గ్రూపు సభ్యుల యొక్క సామాజిక భావోద్వేగ శ్రేయస్సు పై దృష్టి నిలిపే నాయకులు అని అందువలన ఇక్కడ రెండు రకాల నాయకుల గురించి తెలియజేయబడింది ఒకరు పని పైన మాత్రమే దృష్టి పెట్టేవారు మరొకరు సామాజిక భావోద్వేగాల పై దృష్టి నిలిపే నాయకులు వీరి గురించి తెలుసుకున్న తర్వాత ఈ నాయకులు ఏవిధంగా వారి అనుచరులని వారి గ్రూప్ సభ్యులను ముందుకు నడిపిస్తారో మార్గ దర్శకత్వం వహిస్తారో తెలియజేస్తాను ఇటీవలికాలంలో నార్త్ హౌస్ ద్వారా ఈ నాయకులు తరచుగా బృంద నాయకులు అని గుర్తించబడుతున్నారు ఆయన ఈ విషయంపై అధ్యయనం చేశారు ఇప్పుడు టాస్క్ లీడర్స్ అంటే ఒక నిర్దేశించిన పని తన సభ్యులతో పూర్తి చేయించడానికి నాయకత్వం వహించేవారు వీరి గురించి చూద్దాం వీరు తమ గ్రూపు సభ్యుల పనిపై ఒత్తిడి చేస్తారు ఆ పనికి అవసరమైన సభ్యులని ఎన్నుకుంటారు ఒక ప్రణాళికనిఅనుసరిస్తారు తగిన నిర్ణయాలు తీసుకోబడ్డాయని నిర్దేశించుకుంటారు గ్రూపు సభ్యులకు నిర్దేశించబడిన ఉద్దేశ్యాలను లేదా లక్ష్యాలను నిర్వచించడంలో బాధ్యత వహిస్తారు అలా నిర్దేశించబడిన లక్ష్యాలను సాధించడంలో గ్రూపు సభ్యులకు దిశా నిర్దేశం చేస్తారు కేటాయించబడిన సమావేశ సమయంలో గ్రూప్ సభ్యులు ఒక తీర్మానానికి వచ్చారని నిర్ధారించుకున్నాక ఆ సమావేశ సారాన్ని క్రోడీకరించి తరువాత సమావేశానికి ప్రణాళికను సిద్ధం చేస్తారు అందువలన ఈ విషయాలన్నింటిపై వారు శ్రద్ధ పెడుతున్నారు అంటే అర్థం లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి అనే విషయంపైనే అంటే పని పైనే వారు ఏకాగ్రత చూపిస్తున్నారు అని అర్థం అందువలన ఈ కోవకి చెందిన నాయకుల లక్షణాలు ఇవి వారు అనుసరించే పద్ధతులు ఇవి వారు పనికి సంబంధించినంత వరకు తమ అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడం కోసమే ప్రతీదీ చేస్తారు అలాగే వారు విజయం సాధిస్తారు ఇప్పుడు మన సమాజంలో లేదా సంస్థల్లో మరొక రకం నాయకుల గురించి చూద్దాం బేల్ పండితుడు వీరిని సామాజిక భావోద్వేగ నాయకులు అని సంబోధించాడు ఈ సామాజిక భావోద్వేగ కోవకి చెందిన నాయకుల లక్షణాలు ఇవీ వారు గ్రూపులోని సభ్యులందరి మనోభావాల పై శ్రద్ధ వహిస్తారు వీరికి గ్రూపు సభ్యుల యొక్క వ్యక్తిగత భావాలు సంబంధాలు మానసిక స్థితి వంటివాటిపై అక్కర ఎక్కువ అని నేను భావిస్తాను వీరు నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ గ్రూప్ సభ్యులకి సౌకర్యవంతంగా ఉంటుంది అంటే దీని అర్థం గ్రూపు సభ్యులు ని ఎవరికి నచ్చినట్లుగా వారిని పని చేయమని వదిలి వేస్తారని కాదు వారు ఆ పనిలో లీనమయ్యేలా చేస్తారు అందువలన వారి మధ్య ఒక రకమైన బంధం అనుబంధం ఏర్పడడం సాధ్యమవుతుంది ఈ రకమైన నాయకులు గ్రూపులోని ప్రతి సభ్యుడు చర్చలలో తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చడానికి వీలు కల్పిస్తారు అక్కడ అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ అది కూడా మంచిదే అనుకుంటారు కానీ వీరు చికాకు పడరు మీరు ఇలా మాట్లాడాలి అని నేను అనుకుంటున్నాను అని వీరు చెప్పరు ఈ నాయకులు తమ మనసులో ఉద్దేశ్యాన్ని ముందుగా ఎప్పుడూ బయటపెట్టరు అందువలన వీరు గ్రూపు సభ్యుల నుండి అన్ని రకాలుగా మద్దతు పొందగలుగుతారు ఫలితంగా సభ్యులందరినీ ఆనంద పరుస్తారు ఎందుకంటే మంచి వాతావరణంలో సత్సంబంధాలతో మంచి కమ్యూనికేషన్ తో చర్చలు సాగినందు వలన ఫలితం తప్పనిసరిగా శుభ పరిణామం తో కూడినదై గ్రూపు సభ్యుల మధ్య వ్యక్తిగత సత్సంబంధాలని మరింత మెరుగు పరుస్తుంది అందువలన ఏ గ్రూపులో నైనా మనం మాట్లాడుకుంటున్న వ్యక్తిగత సత్సంబంధాలు చాలా ముఖ్యమైనవి గ్రూపు సభ్యులు పరస్పర సదవగాహన కలిగి ఉండి వారి నాయకుడిపై గౌరవం నమ్మకం కలిగి ఉంటే అప్పుడు పనులు ఏమాత్రం కష్టం కాకుండా అవలీలగా జరుగుతాయి అలాగే గ్రూప్ సభ్యుల నమ్మకాన్ని చూరగొని వారి మనోభావాలని పనికి అనుకూలంగా మలచుకోవచ్చు మీకు తెలుసు మనోభావాలు భావోద్వేగాలు మానవ ప్రవర్తనని స్వభావాన్ని చాలా తరచుగా ప్రభావితం చేస్తాయి చాలా కారణాలకి మనం ఒక్కోసారి హఠాత్తుగా చాలా విచారంగా లేదా సంతోషంగా లేదా అణగారిన మానసిక స్థితి లో లేదా నిరుత్సాహంగా మారిపోతూ ఉంటాము ఏదేమైనా ఇవన్నీ మన జీవితంలో ఒక భాగం కానీ సామాజిక భావోద్వేగ కోవకి చెందిన నాయకుడు ప్రజలని సమతుల్య స్థితిలో ఉంచడానికి ప్రయత్నిస్తాడు మరియు వారి సమస్యలనీ కష్టాలనీ విని వాటిని సాధ్యమైనంత వరకూ తీర్చడానికి ప్రయత్నించడం ద్వారా వారంతా ఏకమై తన మాట వినగలిగే స్థితికి వారిని తీసుకుని వస్తాడు అందువలన ప్రజలు సౌకర్యవంతంగా భావించి ఉత్తేజితులై గ్రూపులో పని చేయాలని ఇష్టపడతారు అందువలన వారు పనిలో ముందుకు పోగలుగుతారు ఇప్పుడు లీడర్షిప్ అండ్ మోటివేషన్ అనేది మరొక ముఖ్యమైన అంశం ఎవరో చెప్పినట్లు సర్వస్వం ఉత్తేజం అంటే మోటివేషన్ పైనే ఆధారపడి ఉంది మరియు ప్రజలని ఉత్తేజ పరచడానికి ఏకైక మార్గం వారితో వారి స్వంత భాషలో సంభాషించడం మాత్రమే ఈ భాషలో అంతర్లీనంగా మరొక భాష ఉంది ఇది చాలా చాలా ముఖ్యమైనది మోటివేషన్ గురించి మనం ప్రస్తావించినప్పుడు నాయకులు వారి వాక్పటిమతో ప్రజలని ఉత్తేజపరుస్తారు దీనికి సంబంధించి చాలా ఉదాహరణలు చూపించగలం చాలా మంచి ప్రసంగ కర్తలు ఉపన్యాసకులు వారు వెలిబుచ్చే అభిప్రాయాల ద్వారా వేల సంఖ్యలో ప్రజలు వారి అనుచరులుగా మారడం మీకు తెలుసు ఎంతోమంది మత బోధకులు మత ప్రవక్తలు గురువులు ఉన్నారు కేవలం వారి ఉత్తేజ పూరకమైన ఉపన్యాసాల ద్వారా ప్రజలు తమ జీవితాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధమవుతారు అందువలన ఏ వ్యక్తి అయినా ఈ నైపుణ్యాన్ని కలిగి ఉంటే అది నిజంగా చాలా ప్రతిభావంతమైన ప్రభావవంతమైన కళ అందువలన భాష అనేది చాలా చాలా ముఖ్యమైనది ఒక వ్యక్తి ఏ రకమైన భాష మాట్లాడుతున్నాడు అనేది ఇక్కడ చాలా చాలా ముఖ్యం ప్రజలతో వారి సొంత భాషలో మాట్లాడాలి అని నేను చెప్పడంలో అర్థం ఆ వ్యక్తి ఏ భాష మాట్లాడుతున్నాడు అనేదాని గురించి కాదు భాషలో అంతర్లీనంగా మరొక భాష ఉంది దాని అర్థం ఏమిటి ప్రతి భాషలోనూ విశ్వవ్యాప్తంగా ప్రేమ అభిమానం అర్థం చేసుకోవడం మానవీయ స్పర్శ మరియు భావాలు అనేవి అంతర్లీన భాషలుగా ఉన్నాయి ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు వీటికి ప్రాధాన్యతనిస్తే ఆ వ్యక్తి ఇంగ్లీషు హిందీ జర్మన్ ఫ్రెంచ్ తమిళ్ తెలుగు ఇలా ఏ భాషలో మాట్లాడినా అది విషయం కాదు ప్రతీ భాషలోనూ సార్వత్రికమైన లేదా విశ్వజనీనమైన మనోభావాలు మరియు భావోద్వేగాలు ఇమిడి ఉన్నాయి ఆ వ్యక్తి సంభాషణల్లో ఇవి నిండి ఉన్నాయా లేదా అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం అధునాతనమైన భాష మాట్లాడే వారంతా విజయవంతం కాగలరని అర్థం కాదు చాలా చాలా సరళమైన భాషలో ఒక వ్యక్తి మాట్లాడినప్పటికీ ఆ మాటలలో నమ్మకం భావోద్వేగాల భావన మానవీయ స్పర్శ జాలి కరుణ వంటివి నిండి ఉన్నట్లయితే అప్పుడు తప్పనిసరిగా ప్రజలు చాలా సులభంగా ఉత్తేజితులు అవుతారు అందువలన ఈ విషయాలన్నీ చాలా చాలా ముఖ్యమైనవి మరియు ఒక నాయకుడు నిజంగా మంచి నాయకుడు కాదలుచుకుంటే ఈ రకమైన కమ్యూనికేషన్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఇప్పుడు లీడర్షిప్ అండ్ మోటివేషన్ గురించి ఇంకా మాట్లాడాలంటే ఈ రెండూ అన్నాచెల్లెలు వంటివి లేదా అక్క తమ్ముడు వంటివి ఇతరులని ఉత్తేజపరచ లేని నాయకుడి గురించి ఆలోచించడం కొంచెం కష్టం ఫలానా వ్యక్తి ఇతరుల్ని మోటివేట్ చేయలేడు కానీ ఆ వ్యక్తి నాయకుడే అని ఎవరూ చెప్పలేరు సాధారణంగా ప్రజలు వారికి అభీష్టం ఉన్న విషయాల లోనే ఉత్తేజితులవుతారు ఇది చాలా ముఖ్యమైన విషయం నేను ఏ విధంగా మోటివేట్ చేయబడతాను అనేదానికి చాలా కారకాలు ఉన్నాయి వాస్తవానికి ఇలా మోటివేట్ చేయడానికి ఏదో ఒక అభీష్టం ఉండితీరాలి అది కనీసం నేను దేనినో పొందుతాను నేను ఏదో సాధిస్తాను నా కుటుంబానికి సమాజానికి నేను ఏదో ఒకటి చేస్తాను ఇలా ఏదో ఒక అభీష్టం ఉండితీరాలి ఎందుకంటే అసలు అభీష్టమే లేకపోతే ఎవరినైనా సరే మోటివేట్ చేయడం నిజంగా చాలా కష్టతరం అవుతుంది అందువలన మోటివేట్ చేయబడవలసిన వ్యక్తి అతడు గాని ఆమె గాని ఒక కోరికను ఒక కాంక్షని ఏదో ఒకటి సాధించాలనే ఉద్దేశ్యాన్ని కలిగి ఉండాలి అలా లేనట్లయితే వారిని మోటివేట్ చేయడం చాలా కష్టం ఇతరులని మోటివేట్ చేయడం అనేది ఒక ప్రముఖమైన నాయకత్వ నైపుణ్యం అది ప్రజలు తమ పని లో లీనమై లక్ష్యాలని పూర్తిచేసే సాధికారత సాధించడానికి సహాయ పడుతుంది అందువలన ఇవన్నీ పరిస్థితులని చక్కదిద్దడం లోనూ ప్రజలను అర్థం చేసుకోవడం లోనూ ఉపయోగపడే కొన్ని నాయకత్వ లక్షణాలు అయినా వాస్తవానికి వీటన్నింటిలోనూ మంచి కమ్యూనికేషన్ సామర్థ్యాలు కలిగి ఉండడం అనేది నాయకుడికి ఉండవలసిన ప్రధాన లక్షణం ఇక్కడ మనం చూడవలసిన మరొక విషయం ఉత్సాహం గురించి ఒక వ్యక్తి తాను నాయకుడినని లేదా నాయకుడు కావాలని అనుకుంటున్నట్లయితే ఆ వ్యక్తి అమితమైన ఉత్సాహాన్ని కలిగి ఉండాలి ఆ ఉత్సాహం ఆ వ్యక్తికి అంతర్లీనంగా ఉండాలి ఉత్సాహవంతుడు కాని వ్యక్తి ఇతరులని ఎలా ఉత్సాహపరచ గలడు అంతర్గతంగా ఉత్తేజపూరితుడు కాని లేదా ప్రేరణ పొందని వ్యక్తి ఇతరుల లో ఉత్తేజాన్ని లేదా ప్రేరణ ని ఎలా కలిగించ గలడు అందువలన మనం ఇతరులని మోటివేట్ చేసే ముందుగా ఏ వ్యక్తి అయినా తనలో తాను మోటివేట్ అయి ఉండాలి అప్పుడు ఇతరులని మోటివేట్ చేయడానికి ప్రయత్నించవచ్చు కాబట్టి ఉత్సాహం అంటే ఎంథూజియాజం అనేది ముఖ్యంఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించేది నాయకుడు తన పని పట్ల ఉత్సాహపూరితంగా ఉన్నట్లయితే ఇతరులని ఆ పని పట్ల ఉత్తేజితులను చేయడం సులభమవుతుంది అంతేకాక నాయకుడు తన పని పట్ల మంచి శ్రద్ధ తీసుకుంటూ ఉంటే అతడికి లేదా ఆమెకి ఇతరులు ఆ పనిని ఏ విధంగా చేయగలరు అనే విషయంపై చాలా చాలా స్పష్టమైన ముందుచూపు లేదా అవగాహన ఉంటుంది అందువలన అంతర్గతంగా మోటివేషన్ కలిగి ఉండడం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం మోటివేషన్ లేదా ప్రేరణ లేదా ఉత్తేజం గురించి నేర్చుకోవడం మొదలు పెట్టడానికి ఉన్న గొప్ప స్థలం ఏమిటంటే అది మనం మన స్వీయ ప్రేరణని అర్థం చేసుకోవడం ప్రారంభించడమే ఇతరులని ఏది మోటివేట్ చేస్తుందో అర్థం చేసుకోవడమే వారిని మోటివేట్ చేయడంలో కీలకమైన సహాయకారి అవుతుంది ఒక నాయకుడికి రెండు విషయాలు చాలా చాలా ముఖ్యమైనవి మొదటిది ఆ నాయకుడు అంతర్గతంగా మోటివేషన్ కలిగి ఉండాలి అతను ఏ విధంగా ఇతరులను మోటివేట్ చేయబోతున్నాడో ఇతరులని మోటివేట్ చేసే అంశాలు ఏమిటో అర్థం చేసుకుని ఉండాలి మీకు తెలుసు ఇతరులని మోటివేట్ చేసే అంశాలు చాలా ఉండవచ్చు కొంతమంది డబ్బు కోసం కొంతమంది కీర్తి లేదా హోదా లేదా పదోన్నతి కోసం మోటివేట్ కావచ్చు కొంతమంది కేవలం ఇతరులకి సహాయపడటానికి మరికొంతమంది పేరు ప్రతిష్టలు సంపాదించడానికి మోటివేట్ కావచ్చు అందువలన ఇక్కడ చాలా అంశాలు బాధ్యత వహిస్తాయి అందువలన ఒక నాయకుడు ఇతరులని మోటివేట్ చేయదలుచుకున్నప్పుడు అతడికి లేదా ఆమెకి ఎవరిని మోటివేట్ చేయడానికి ఏ అంశం ఉపయోగకరంగా ఉంటుందో దానిని గుర్తించి లేదా ఆ నిర్దిష్టమైన అంశంపై శ్రద్ధ వహించి ప్రయత్నిస్తే తాను మోటివేట్ చేయదలచుకున్న ఆ వ్యక్తిని సులభంగా మోటివేట్ చేయగలుగుతాడు నాయకత్వం అనేది ఒకరు దిశా నిర్దేశం చేస్తే మరొకరు దానిని కొన సాగించే లేదా చేరుకునే ఇరువురి మధ్య ఉండే ఒక కమ్యూనికేటివ్ సంబంధం అభిప్రాయాల పరస్పర మార్పిడి వలన నాయకత్వం విజయవంతంగా సాగుతుంది నాయకత్వం అనేది ఒక వ్యక్తి లో ఉండేది కాదు కానీ వ్యక్తుల మధ్య ఉండేది నాయకత్వం అనగా ఎక్కడ మార్గం ఉంటుందో అక్కడ నాయకుడు ఉండాలి అప్పుడు కొంతమంది అనుచరులు ఉండాలి కొంతమంది అనుచరులైనా లేకుండా ఏ ఒక్కరూ తమకు తాము నాయకుడిగా ప్రకటించుకోలేరు అనుచరులు లేని నాయకులు ఉండడం కేవలం అసాధ్యం అందువలన ఒక నాయకుడు తనని అనుసరించే తన మాట వినే తనని అంగీకరించే కొంతమంది వ్యక్తులని లేదా అనుచరులని కలిగి ఉండాలి సమర్థవంతమైన లేదా ప్రతిభావంతమైన బృందం మరియు దాని నాయకులు పరస్పర ఆధారితములు వీరంతా వ్యక్తిగత సంబంధాలను కలిగి ఉండి నిజమైన వ్యక్తిగత సంబంధాలకు అవసరమైన స్నేహ పూర్వక మరియు గౌరవనీయమైన కమ్యూనికేషన్ ని కొనసాగిస్తూ ఉంటారు వ్యక్తిగత కమ్యూనికేషన్ సహకార వాతావరణాన్నీ ఒక బలీయమైన వ్యక్తిగత నిబద్ధతనీ ఇతర సభ్యుల పట్ల అధికమైన గౌరవాన్నీ మరియు శ్రేష్టమైన పని కొరకు ఒక ఏకీకృత నిబద్ధతనీ సృష్టిస్తుంది అందువలన ఇవన్నీ నాయకుడి యొక్క లక్షణములు నాయకుడనేవాడు తానే స్వతంత్రంగా అన్ని పనులు చేసేవాడు కాదు అతడు పనులని పంచ కలిగి ఉండాలి ఇతరుల నుండి సహాయం తీసుకో గలిగి ఉండాలి వారు కూడా ఆ పనిలో భాగస్వాములనీ వారు కూడా సహాయం చేస్తున్నారనీ ఆ పనిలో పాలుపంచుకుంటూ ఉన్నారనీ ఆ రకమైన భావన వారిని చేరేలా చేయగలగాలి ఈ రకమైన భావన వారి లో కలిగినప్పుడు వారు నాయకుడిని గౌరవిస్తారు లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏదైనా చేయడానికి వారు ప్రేరణ పొందుతారు నాయకులు ఇతరులను మోటివేట్ చేయడానికి అవసరమైన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే సమర్థవంతమైన నాయకులకి తాము తమ బృంద సభ్యులచే చేయించదలుచుకున్న పని జరగడానికి ఉద్యోగస్తుల మోటివేషన్ ని ఎలా పెంచాలో తెలిసి ఉంటుంది ఈ క్రింద చెప్పబడిన ప్రేరణ అంశాలు లేదా మోటివేషనల్ ఫ్యాక్టర్స్ నీ సమర్థవంతంగా అమలుపర్చడం అవసరం ఈ మూడు అంశాలు ఏమిటి మొదటిది ఎప్రిసియేషన్ అంటే ప్రశంస రెండవది ఇన్వాల్వ్మెంట్ అంటే ప్రమేయం మూడవది ఎవేర్నెస్ అంటే పరిజ్ఞానం లేదా అవగాహన ఇక్కడ వ్యక్తిగత పరిస్థితి యొక్క పరిజ్ఞానం ఈ మూడు అంశాల్లోనూ ప్రశంస అనేది చాలా శక్తివంతమైనది దీనిని సముచితంగా ఉపయోగించాలి పొగడ్తలు ప్రతీవారికీ పనిచేయవు నిజానికి అవి కొంత మందిని విముఖులని చేస్తాయి నాయకుడు కమ్యూనికేషన్ ప్రాధాన్యతలతో సహసంబంధం కలిగిన రీతిలో ప్రశంసని అత్యంత సమర్థవంతంగా ఉపయోగించగలగాలి అందువలన ఈ రోజుల్లో సాధారణంగా ప్రజలు మరొకర్ని ప్రశంసించడం చాలా కష్టం గా జరుగుతోంది అని మీకు తెలుసు ప్రశంసించడానికి ఎంత సమయం తీసుకుంటుంది ఎన్ని వాక్యాలు అవసరమవుతాయి ఒక వ్యక్తి ఒక మంచి పని చేశాడు అతడు లేదా ఆమె అనగా ఆ వ్యక్తి ప్రశంసించ బడాలి థాంక్యూ అభినందనలు నువ్వు చాలా మంచి పని చేసావ్ అది అలాగే చేస్తూ ఉండు ఇవన్నీ కేవలం చిన్న మాటలు కానీ ఈ చిన్న మాటలే ఆ వ్యక్తిని అధికంగా ప్రోత్సహించి మరింత ప్రేరణ పొందేలా సహాయపడతాయి అందువలన ప్రశంస మంచిది కానీ ఆ వ్యక్తి ఇబ్బందికరమైన పరిస్థితులలో పడేలా ఈ ప్రశంసలు ఉండకూడదు ఉదాహరణకి మీరు ఎవరినైనా ప్రజల మధ్య లేదా సహోద్యోగులు మిత్రులు మరియు పోటీదారుల ఎదుట అధికంగా ప్రశంసిస్తే వారు ఇబ్బందిలో పడే అవకాశం ఉంది అందువలన ఒక్కోసారి ఆ వ్యక్తి కూడా ఇబ్బందికరంగా భావించి ఈ ప్రశంసని సరైన రీతిలో తీసుకో లేకపోవచ్చు కాబట్టి ఒక నాయకుడు గాని వ్యక్తి గాని ఎవరినైనా ప్రశంసించినప్పుడు ఈ విధంగా ఏ రకమైన భాషతో ఏ సందర్భంలో ఆ ప్రశంస ప్రభావవంతంగా ఉంటుందో అర్థం చేసుకోవాలి ప్రశంస ఆ వ్యక్తికి ఇబ్బందికరంగా కాకుండా ఆ వ్యక్తిని మోటివేట్ చేయగలిగే విధంగా ఉండాలి అందుకొరకు అలా ప్రశంసించే వ్యక్తి లేదా నాయకుడు ఆ విధమైన వ్యూహాలను అభివృద్ధి చేసుకోవాలి అలా ప్రశంసించబడిన వ్యక్తి ఆ ప్రశంస కేవలం మాటవరసకి మాత్రమే వచ్చిందని భావించి ఇబ్బంది పడకుండా తన విలువ కు సరి అయిన మనసు లోతుల్లోంచి వచ్చిన నిజమైన ప్రశంస గా దానిని స్వీకరించే తీరులో ప్రశంస ఉండాలి అందువలన ఇది చాలా సమర్థవంతంగా ఉండబోతోంది మరియు నాయకుడి యొక్క మరికొన్ని మోటివేషనల్ వ్యూహాలు ఇవి మంచి నాయకులు ఎప్పుడూ ఏమి చేస్తారు మంచి నాయకులు ఎల్లప్పుడూ తమ బృందానికి శక్తినిస్తారు పరిపూర్ణమైన శక్తి ఇస్తారు అంతేగాని ఇతరుల యొక్క శక్తిని పీల్చి పిప్పి చేసే విధంగా ఉండరు ప్రతినిత్యం తాను పనిచేసే చోట పని చేయాలనే తపనని సానుకూలమైన శక్తినీ పెంచడానికి ప్రయత్నించే కోవకు చెందిన నాయకుడిగా ఉండడానికి ప్రయత్నించాలి ఇది శక్తిని పీల్చి పిప్పి చేయడం కాదు పనులని నెరవేర్చే శక్తినిచ్చేది అవును మనం చేయగలం మనం చేస్తాం మనం చేసి తీరతాం నేను మీతో ఉన్నాను అని పని చేసేవారికి ప్రాముఖ్యత నివ్వడం అందువలన శక్తినివ్వడం అనేది చాలా ముఖ్యమైనది ఇది అనేక రకాలుగా జరుగుతుంది ఉదాహరణకి కొంత మంది ప్రజలు నాయకులు దేశ సరిహద్దుల వద్ద ఉన్న సైనికుల వద్దకు వెళ్లి వారికి మరింత ప్రేరణ కలిగించే విధంగా ఉత్తేజ పరచే విధంగా ప్రసంగిస్తూ ఉంటారు అప్పుడు ఆ సైనికులు దేహం కన్నా దైవం కన్నా దేశం మిన్నగ భావిస్తాం పిడికెడు మట్టిని కాపాడేందుకు ప్రాణాలను మేం పణమిస్తాం హిందు సంద్రమై ముందుకురికి హిమ నగమై నిలబడి పోరుతాం దేశం చల్లగ నిలిచేటందుకు చలికి చలించని సైనికులం దేశం వెచ్చగ బ్రతికేటందుకు మండే శతఘ్ని మాలికలం హమ్ హై భారత్ కే జవాన్ యే మిట్టీ హై హమారె జాన్ స్వీయం అనే భావనతో మరింత ఉత్తేజాన్ని ప్రేరణనీ తెచ్చుకుని మన దేశం కోసం మన జాతి కోసం మనం ఇక్కడ ఉన్నాం మన ప్రాణాలకు తెగించి శత్రువుతో పోరాడి మన దేశాన్ని మన జాతిని మన ప్రజల్ని మనం రక్షించాలి అని మరింత ఉత్సాహంగా మరింత శక్తివంతులుగా అక్కడ వారు నిలుస్తారు అందువలన ఒక నాయకుడు అనుచరుల లో శక్తిని నింపాలి ఇది ఆ నాయకుడు మంచి కమ్యూనికేటర్ అయినప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది అతను ఎవరితో మాట్లాడుతున్నాడో ఆ నిర్దిష్టమైన పరిస్థితులో మరియు సందర్భంలో ఏం మాట్లాడితే ఉత్తమంగా లేదా మరింత సమర్థవంతంగా ఉంటుందో అర్థం చేసుకుని అలా మాట్లాడాలి అందువలన అతడు ప్రేక్షకులని లేదా ప్రజలని అర్థం చేసుకుని అందుకు అనుగుణమైన వ్యూహాన్ని స్వీకరించాలి అంతేకాక నేను ముందే చెప్పినట్లు అతను మంచి శ్రోత కూడా అయి ఉండాలి ఒక వ్యక్తి మంచి శ్రోత కాకపోతే లేదా నాయకుడికి ఇతరులను వినే అలవాటు లేకపోతే అది ఉత్తమ లక్షణం కాదు ఎందుకంటే మన జీవితంలో ఇతరులను వినడం అనేది ఒక గొప్ప విషయం మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కుటుంబంలో ఎవరైనా పెద్ద వారికి గాని తల్లిదండ్రులతో గాని స్నేహితులతో గాని లేదా మన గురువులతో గానీ ఎవరితోనో ఒకరితో వెంటనే మన సమస్య ని పంచుకుంటాం వారు ఆ సమస్యని తీర్చలేక పోవచ్చు మరి ఏ రకంగానూ సహాయపడ లేకపోవచ్చు కానీ కనీసం మన సమస్యని ఓపికగా వింటారు మీకు తెలుసా మన సమస్యని ఎవరితోనైనా పంచుకుని వారు వినినప్పుడు కనీసం మనకి 50 శాతం ఊరట లభిస్తుంది నేను నా సమస్యని వారి ముందుంచాను వారు కరుణతో జాలితో నా సమస్యని విన్నారు నాకు ఒక రకమైన ఓదార్పు లభించింది కనీసం నన్ను వినేందుకు ఎవరో ఒకరు ఉన్నారు అని మనం సంతృప్తి చెందుతాం ఎందుకంటే వినేవాడు దొరకడం ఒక వరం ప్రజలు చాలా సమస్యలతో బాధపడుతూ ఉంటారు కానీ వారి చుట్టూ వారి బాధని వినడానికి ఎవ్వరూ ఉండరు అటువంటప్పుడు వారు అనేకమైన మానసిక రుగ్మతలకి సమస్యలకి రోగాలకి గురి అవుతుంటారు ఇప్పుడు మన జీవితంలో చాలాసార్లు ఇలా జరుగుతూ ఉంది అందువలన ఈ హడావిడి జీవితంలో మనకి ఇతరులని వినగలిగేటంత తీరిక లేదు ఇతరుల గురించి మర్చిపోండి కనీసం మన బంధుమిత్రుల యొక్క పిల్లల యొక్క జీవిత భాగస్వామి యొక్క అన్నదమ్ముల యొక్క అక్క చెల్లెల యొక్క సమస్యలను కూడా మనం వినలేక పోతున్నాం అలాగే వారు కూడా మన సమస్యల్ని వినడానికి తగిన సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు ఫలితంగా సమస్యలు మరింత జటిలమై మరికొంత కాలానికి అవి అనేకమైన మానసిక సమస్యలకి దారితీస్తాయి అందువలన ఇతరులని వినడం అనేది చాలా ముఖ్యం అందువలన సహనంతో ఇతరులని వినండి ఒక మంచి నాయకుడు సమస్యలకి పరిష్కర్త కావాలి కానీ చాలాసార్లు నా దగ్గరికి సమస్యలని తేవద్దు పరిష్కారాలతో రండి అని కొంతమంది చెప్పడం జరుగుతూ ఉంటుంది ప్రజలు కేవలం సమస్యలతో మాత్రమే వస్తూ ఉంటారు కానీ ఇతరులని మోటివేట్ చేయాలనుకునే ఒక గొప్ప మంచి సమర్థవంతమైన నాయకుడు ఎల్లవేళలా సమస్యలతోనే రాడు ఏదైనా సమస్య ఉంటే దానిని పరిష్కరించే ప్రయత్నం చేస్తాడు ప్రజలు అతని దగ్గరికి కేవలం సమస్యలతో వెళితే అతడు ఆ సమస్యని విని సరే మనమంతా కలిసి ఈసమస్యని అర్థం చేసుకుని లోతుగా ఆలోచించి ఒక పరిష్కారాన్ని కనుగొందాం అని చెబుతాడు ఆ సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేస్తాడు అందువలన సమస్యల చుట్టూనే కాకుండా పరిష్కారాల వైపు కూడా దృష్టి సారించాలి ఈ కోవకి చెందిన నాయకులు వారి అనుభవం యోగ్యతల ద్వారా ఇతరులని నడిపిస్తారు వారి అనుభవం మరియు యోగ్యత చాలా చాలా ముఖ్యమైనవి సమర్థవంతమైన నాయకుడు తన ఉద్యోగస్తులను ప్రోత్సహిస్తూ వారికి మార్గ దర్శకత్వం వహిస్తూ వారిని పనిలో భాగస్వాములని చేస్తాడు అంతేగాని ఒక మంచి నాయకుడు ఎప్పుడూ తన హోదానీ స్థానాన్నీ దుర్వినియోగ పరిచే అహంకారాన్ని తన ఉద్యోగస్తుల పై ప్రదర్శించడు అందువలన ఈ విషయాలన్నీ చాలా చాలా ముఖ్యమైనవి అవేమిటంటే ఇతరులని మోటివేట్ చేయగలిగే మూలమంత్రం ఆ నాయకుడు మంచి కమ్యూనికేటర్ కాగలగడం ఇతరులను మోటివేట్ చేయడానికి అతను మంచి శ్రోత కావాలి అతడు ఇతరుల పట్ల జాలిని కరుణనీ కలిగి ఉండాలి అతడు సమస్యల్ని పరిష్కరించే వాడై ఉండాలి కానీ సమస్యలకి సృష్టికర్త కాకూడదు అతడికి హోదా ద్వారా లభించిన అధికారంతో నియంతగా వ్యవహరిస్తాడనే భావన ఇతరులకి గలిగేలా ప్రవర్తించకూడదు అలా ప్రవర్తిస్తే అది ఎప్పటికీ పని చేయదు నాకు హోదా ఉంది కాబట్టి నేను ఏమి కావాలి అనుకుంటే అది చేయగలను అనే వైఖరి ని చూపిస్తే అతడు విజయవంతమైన నాయకుడు కాజాలడు కొంతకాలం పాటు తాత్కాలికంగా ప్రజలు అతని పట్ల ఒక రకమైన భయాన్ని బయటికి ప్రదర్శించినప్పటికీ దీర్ఘకాలంలో అతనిని ఎవరూ అనుసరించరు ఎవరూ అతనికి ఏ రకమైన గౌరవాన్నీ ఇవ్వరు ఎవరూ అతని వలన మోటివేట్ అయ్యామని భావించరు అందువలన ఇతరులని మోటివేట్ చేయడానికి ఒక వ్యక్తి మంచి కమ్యూనికేషన్ సామర్థ్యాన్నీ సత్సంబంధాలను మరియు సహోద్యోగులను అర్థం చేసుకునే మనస్తత్వాన్నీ కలిగి ఉండాలి అందువలన లీడర్షిప్ అండ్ మోటివేటింగ్ అదర్స్ అంటే నాయకత్వము మరియు ఇతరులని ఉత్తేజపరచడం అనే ఈ అంశంపై మన చర్చని ఈ విధంగా ముగించ వచ్చు ఎలాగంటే నాయకుడు సమర్థవంతమైన కమ్యూనికేటర్ కావాలి ఒక మంచి శ్రోత కావాలి మరియు అతడు ఇతరులతో సత్సంబంధాలని కొనసాగించాలి ఇది చాలా ముఖ్యమైనది అతడు లేదా ఆమె కష్టించి పనిచేసే వారై ఉండాలి మంచి నాయకుడు అయినంత మాత్రాన అతడు నిజాయితీగా కష్టించి పని చేయకపోతే ఇతరుల నుంచి వాటిని అతను ఎలా ఆశించ గలడు అతడు నిజాయితీగా కష్టించి పనిచేసి ఇతరులకి మార్గాన్ని చూపాలి ఆ నాయకుడు ఇతరుల పట్ల కరుణ ఎంపథీ మరియు జాలి సింపథీ లను కలిగి ఉండాలి సింపథీ అంటే చాలా చెడు జరిగింది ఇది ఇలా జరిగి ఉండకూడదు నేను చాలా బాధపడుతున్నాను వంటి మాటలతో ఇతరుల పట్ల జాలి చూపించడం ఎంపథీ అంటే మిమ్మల్ని మీరు ఎదుటివారి పరిస్థితులలో ఊహించు కొని వారి సమస్యల్ని మీ సమస్యలుగా భావించి వారి కష్టాలను మీ కష్టాలు గా భావించి ఒక రకంగా చెప్పాలంటే ముళ్ళు ఉన్న ఎదుటివారి చెప్పుల లో మీ కాళ్లు పెట్టి ఆ బాధని మీరు అనుభవించడం అంటే వారి పట్ల కరుణ చూపించడం ఇలా చేయగలిగితే ఆ వ్యక్తి ఆ బాధ నుంచి విముక్తి పొందినట్లుగా భావించి మోటివేట్ కాగలడు మరియు మీ పట్ల అమితమైన గౌరవాన్ని కలిగి ఉంటాడు ఒక నాయకుడు పని జరగడానికి లేదా గురిపెట్ట బడిన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇతరులని మోటివేట్ చేయడానికి ఇది ఒక మార్గం అందువలన ఇతరులని మోటివేట్ చేయాలనుకునే ఒక వ్యక్తి లేదా నాయకుడు ముందుగా కొన్ని కమ్యూనికేషన్ సామర్ధ్యాలను ప్రవర్తనా నైపుణ్యాలను అలవర్చుకోవాలి మరియు ఇతరులని ఏ అంశం మోటివేట్ చేయగలదో అర్థం చేసుకోవాలి అతను నెరవేర్చవలసిన లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక రకమైన బంధాన్ని సత్సంబంధాలను ఇతరులతో ఏర్పరుచుకోవాలి ఇవి మరీ అంత సులువైన విషయాలు కాదు ఇందుకు కొంత సమయం పడుతుంది కొంతమంది చాలా అనుభవజ్ఞులైన మరియు ఉన్నత స్థానాల్లో ఉన్న లేదా సంస్థలని లేదా కంపెనీలని లేదా ఫ్యాక్టరీలను లేదా విద్యా సంస్థల్ని నడుపుతున్న వ్యక్తులను ఉదాహరణగా తీసుకున్నప్పుడు అందరిచే ప్రశంసించ బడే కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు వారికి ఉంటాయి వారి గురించి ఎవరైనా ఎవరికైనా చెప్పినప్పుడు ఓహ్ ఎంత చక్కని వ్యక్తి అంటారు దాని అర్థం ఏమిటంటే వారి కమ్యూనికేషన్ ప్రవర్తన చాలా మంచిదని వారిని ఎవరైనా కలవడానికి వెళ్లినప్పుడు వారు వారిని కలవడానికి వచ్చిన వాళ్ల మాటలని శ్రద్ధగా వింటారు సమస్యని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు వారి విలువైన సమయాన్ని కేటాయిస్తారు సమస్యకి పరిష్కారం తక్షణమే దొరకక పోవచ్చు కానీ వారు తన సమస్యని శ్రద్ధగా విన్నారనే సంతోషం మరియు సంతృప్తి కనీసం వారిని కలవడానికి వెళ్లిన వ్యక్తికి దొరుకుతాయి కాబట్టి ఒక మంచి సమర్థవంతమైన నాయకుడు ఇతరుల సమస్యలని వినే ఈ లక్షణం ఉంటే మాత్రమే వారిని మోటివేట్ చేయగలుగుతాడు అందువలన నాయకులు తప్పనిసరిగా మంచి కమ్యూనికేషన్ ఇతరులని శ్రద్ధగా వినడం సహనాన్ని కలిగి ఉండడం మరియు ఇతరులతో సత్సంబంధాలను నెలకొల్పు కోవడం వంటి లక్షణాలన్నీ కలిగి ఉండాలి ఈ లక్షణాలన్నీ అలవర్చుకుని అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేసే వ్యక్తి ఎప్పటికీ మంచి నాయకుడిగా ఉండ గలుగుతాడు మరియు ప్రజలు అతని ఎడల అమితమైన గౌరవాన్ని కలిగి ఉంటారు మరియు ఆ వ్యక్తి కోరిన ఏ పనినైనా చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు అందువలన నాయకుడు ఈ లక్షణాలన్నింటినీ తప్పనిసరిగా కలిగి ఉండాలి ఈ మాటలతో లీడర్షిప్ అండ్ మోటివేటింగ్ అదర్స్ అనే అంశానికి సంబంధించిన నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను థాంక్యూ వెరీ మచ్